తరువాత B12 p1q2 అయినప్పుడుB12 1 2 V1V2 1 2 K1NBRAK1AK2RK ఈ టర్మ్ ను విస్తరించండి మరియు అన్ని విలువలు తెలుసు వాటిని సబ్స్టిట్యూట్ చేస్తే మీకు12 14 లభిస్తుంది అవి సమానం కనుక 1 2 0 1 0 మరియు A120 అని చూసాం ఈ సమాచారమంతా ఇక్కడ పెట్టండి పెడితే మీకు B120 002928 p u లభిస్తుంది అన్ని విలువలు పర్ యూనిట్ లో వచ్చాయి ఎందుకంటే కరెంట్ ఇంపిడెన్స్ ప్రతి దీ పర్ యూనిట్ లో ఇచ్చారు బేస్ MVA 100 MVA గా ఇచ్చారు మీరు దాని సరైన విలువ వాస్తవ పరిమాణాలలో కనుగొనాలి నేను నీకు చెప్పాను B కోఎఫీషియెంట్ యొక్క పరిమాణం MW 1 పర్ యూనిట్ అయినందున అందుకు ఈ B11 ఏదైతే వచ్చిందో దానిని 100 MVA బేస్ చేత భాగించాలి గుణించకండి 100 చేత భాగించాలి అప్పుడే అసలు యూనిట్ MW 1 అవుతుంది కాబట్టి B కోఎఫీషియెంట్ యొక్క పర్ యూనిట్ విలువ బేస్ MVA చేత భాగించాలి అది MW 1 ఇస్తుంది B11B12 మరియు B22 ఇవి వాస్తవ పరిమాణం లేక వాస్తవ యూనిట్ MW 1 లో విలువలు B110 0175510 2MW 1B120 00292810 2MW 1 ఈ విషయానికి ఇది చివరి ఉదాహరణ మూడు ఉత్పత్తి కేంద్రాలు P1100 MW P2100 MW మరియు P3400 MW పవర్ ను పవర్ నెట్వర్క్ లోకి వరుసగా సరఫరా చేస్తున్నాయి నెట్వర్క్ లో ట్రాన్స్మిషన్ లాస్ మరియు dPLossdPi విలువ లెక్కించండి B110 01B220 03B120 001B230 0004 మరియు B31 0 001ఇచ్చారు B12B21 సమానం B23B32సమానం మరియు B31 B13 సమానం మీరు ట్రాన్స్మిషన్ లాస్ PLoss మరియు dPLossdPi విలువ కనుగొనాలి 86 వ సమీకరణం నుండి లాస్ సూత్రం PLossp1mq1mPpBpqPq

ఇది లాస్ సూత్రం m 3 ఎందుకంటే మొత్తం ఉత్పత్తి ప్లాంట్స్ సంఖ్య 3 P1P2P3 మీరు దీనిని విస్తరించండి PLossp13q13PpBpqPqP12B11P1B12P2P1B13P3P2B21P1P22B22P2B23P3P3B31P1P3B32P2P32B33 B కోఎఫీషియెంట్స్ ఇచ్చారు ఈ విలువలను మీరు సబ్స్టిట్యూట్ చేయండి సబ్స్టిట్యూట్ చేస్తే 100 MVA బేస్ పై లెక్కిస్తేP1100 MW1 0 p uP3400 MW4 0 p u PLoss0 7734 p u మీకు లభిస్తుంది పెరుగుతున్న లాస్ రేట్ ప్లాంట్ q కు సంబంధించి dPLossdPqp132 BpqPp ఈ వ్యక్తీకరణ మనం చూశాం ఇప్పుడు ఆ సందర్భంలో మీరు ఈ విధంగా q 123 తీసుకోండి మీకు ఈ వ్యక్తీకరణ dPLossdP12P1B112B21P22B31P30 1252 dPLossdP32P3B332B13P12B23P20 3196లభిస్తుంది ఇది ఆర్థిక లోడ్ పంపకం అధ్యాయము లో చివరి ఉదాహరణ ఇది చాలా పెద్దది కానీ విషయాలు చాలా సులభమైనవి ఒక విషయం ఏమిటంటే మీరు కొంచెం సాధన చేయాలి తర్వాత ఫాల్ట్ అధ్యయనాల కు వెళ్దాం సిమ్మెట్రీకల్ త్రీ ఫేజ్ ఫాల్ట్ మనం సిమ్మెట్రీకల్ భాగాలు మరియు అసమతుల్య ఫాల్ట్ గురించి చదవాలి సిమ్మెట్రీకల్ త్రీ ఫేజ్ ఫాల్ట్ గురించి ఒకటి లేదా రెండు ఉదాహరణలు తీసుకుందాం నా లక్ష్యం Z బస్ అల్గోరిథం ఎలా నిర్మించాలో మీకు చూపించడం సిమ్మెట్రీకల్ త్రీ ఫేజ్ ఫాల్ట్ లైన్ టు గ్రౌండ్ ఫాల్ట్ లైన్ టు లైన్ ఫాల్ట్ లేక డబల్ లైన్ టు గ్రౌండ్ ఫాల్ట్ తో పోల్చితే జరిగే అవకాశం చాలా తక్కువ గా ఉంటుంది కానీ ఎక్కువ తీవ్రత కలిగి ఉంటుంది ఫాల్ట్ అధ్యయనాలు మీద మనం ఒకటి లేదా రెండు ఉదాహరణలు చూద్దాం సాధారణంగా చాలా ఉత్పన్నాలు అందుబాటులో ఉన్నాయి మొదట ఫాల్ట్ కరెంట్స్ ఎలా లెక్కించాలో నేను మీకు చూపిస్తాను తర్వాత z బస్ నిర్మాణ అల్గోరిథం కు వెళదాం మరియు ఇంకా కొన్ని విషయాలు ఎందుకంటే ఈ ఫాల్ట్ చాలా అరుదు సిమ్మెట్రీకల్ భాగాలు ప్రత్యేకంగా పాజిటివ్నెగటివ్జీరో సీక్వెన్స్ నెట్వర్క్ మరియు లైన్ టు గ్రౌండ్ డబల్ లైన్ టు గ్రౌండ్ మరియు లైన్ టు లైన్ ఫాల్ట్ వంటి అసమతుల్య ఫాల్ట్ గురించి ఎక్కువ చర్చిద్దాం ఈ రకమైన ఫాల్ట్ ను త్రీ ఫేజెస్ అంతటా ఏకకాలంలో షార్ట్ సర్క్యూట్ అని నిర్వచించవచ్చు ఇది జరగడం చాలా అరుదు కానీ జరిగే అవకాశం ఉంది ఉదాహరణకు ఒక యాంత్రిక తవ్వే సాధనం కేబుల్ మొత్తం ను కోస్తే ఒక త్రీ ఫేజ్ ఫాల్ట్ సృష్టించవచ్చు మరియు రక్షిత నిర్వహణ కోసం అన్ని త్రీ ఫేజెస్ ను ఎర్త్ తో పట్టి ఉంచిన ఒక లైన్ అకస్మాత్తుగా సజీవం అయినప్పుడు ఇది వాస్తవికత లో జరగవచ్చు త్రీ ఫేజ్ ఫాల్ట్ ను కూడా సృష్టించవచ్చు మరొక విషయం ఏమిటంటే నిదానమైన ఫాల్ట్ క్లియరెన్స్ వలన ఎర్త్ ఫాల్ట్ మిగిలిన రెండు ఫేజెస్ కు వ్యాపిస్తుంది ఆ సందర్భంలో త్రీ ఫేజ్ ఫాల్ట్ ఏర్పడవచ్చు ఈ రకమైన ఫాల్ట్ వాస్తవానికి రక్షించవలసిన సిస్టంకు వ్యతిరేకంగా చాలా తీవ్రమైన ఫాల్ట్ కరెంట్ ప్రవాహంకు దారి తీస్తుంది ఎందుకంటే త్రీ ఫేజ్ సిమ్మెట్రీకల్ ఫాల్ట్ అంటే ఫాల్ట్ కరెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది కనుక ఫాల్ట్ అధ్యాయం పవర్ సిస్టం అనాలసిస్ లో చాలా ముఖ్యమైన భాగం ఫాల్ట్ సమయంలో బస్ ఓల్టేజ్ మరియు లైన్ కరెంట్ నిర్ణయించే సమస్యలు మీరు అధ్యయనం చేయాలి ఫేజ్ రిలేస్ ఎంపిక మరియు సెట్ చేయడానికి ఈ సమాచారం ఉపయోగపడుతుంది కనుక ఫాల్ట్ అధ్యయనాలు సర్క్యూట్ బ్రేకర్స్ సరైన ఎంపికకు మరియు ప్రొటెక్టీవ్ రిలేయింగ్ కు ఉపయోగపడతాయి ఎందుకంటే ఫాల్ట్ కరెంట్ ఆధారంగా సర్క్యూట్ బ్రేకర్ రేటింగ్ ఎంపిక చేసుకోవాలి కానీ ఇక్కడ మనం రిలే గురించి కానీ సర్క్యూట్ బ్రేకర్ గురించి చదవము అవి వేరే విషయాలు ఒక పవర్ సిస్టం నెట్వర్క్ సిన్క్రొనస్ జనరేటర్స్ ట్రాన్స్ఫార్మర్స్ ట్రాన్స్మిషన్ లైన్స్ మరియు లోడ్స్ కలిగి ఉంటుంది వాస్తవానికి ఫాల్ట్ సమయంలో లోడ్ కరెంట్స్ ను విస్మరించవచ్చు ఎందుకంటే ఓల్టేజెస్ చాలా తక్కువ కు పడిపోతాయి కాబట్టి లోడ్స్ తీసుకునే కరెంట్ ఫాల్ట్ కరెంట్ తో పోల్చితే విస్మరించవచ్చు ఫాల్ట్ కరెంట్ చాలా ఎక్కువ అందువలన ఫాల్ట్ సమయంలో లోడ్ కరెంట్స్ విస్మరించవచ్చు ఫాల్ట్ కరెంట్ మాగ్నిట్యూడ్ magnitude పరిమాణం సిన్క్రొనస్ జనరేటర్ యొక్క అంతర్గత ఇంపిడెన్స్ మరియు ఇంటర్వెనింగ్ సర్క్యూట్ యొక్క ఇంపిడెన్స్ మీద ఆధారపడి ఉంటుంది ఫాల్ట్ సమయంలో ఫాల్ట్ ఇంపిడెన్స్ ఉంటే దానిని కూడా పరిగణించాలి జనరేటర్ ప్రవర్తన మూడు వివిధ సమయాల గా విభజించవచ్చు ఒకటి సబ్ ట్రాన్సియెంట్ సమయం మొదటి కొన్ని సైకిల్స్ మాత్రమే ఉండేది ట్రాన్సియెంట్ సమయం సాపేక్షంగా ఎక్కువ సమయం ఉండేది మరియు స్టెడీ స్టేట్ సమయం మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే సర్క్యూట్ బ్రేకర్స్ రేటెడ్ MVA బ్రేకింగ్ కెపాసిటీ త్రీ ఫేజ్ ఫాల్ట్ MVA పై ఆధారపడి ఉంటుంది ఎందుకంటే ఇది తీవ్రమైనది త్రీ ఫేజ్ ఫాల్ట్ గణించటానికి మనం క్రింది ఉపపాదనలు చేయాలి మొదటి ది అన్ని జనరేటర్స్ ఈఎంఎఫ్ 1∠0p u ఈ ఉపపాదన మన విశ్లేషణను సులభతరం చేస్తుంది మరియు దాని అర్థం ఓల్టేజ్ నామినల్ nominal నామమాత్రపు విలువ వద్ద ఉంది మరియు ఫాల్ట్ సమయంలో సిస్టం లోడ్ లేకుండా పనిచేస్తుంది అన్ని ఈఎంఎఫ్స్ సమానంగా మరియు ఫేజ్ లో ఉన్నందున అన్ని జనరేటర్స్ ఒక జనరేటర్ తో భర్తీ చేయచ్చు ఇది సాధ్యమవుతుంది ఎందుకంటే అన్ని ఓల్టేజెస్1∠0p u మరియు ఒకే ఫేజ్ కోణం అని తీసుకుంటున్నాము ట్రాన్స్మిషన్ లైన్ యొక్క ఛార్జింగ్ కెపాసిటన్స్ ను విస్మరిస్తాం మరియు ట్రాన్స్ఫార్మర్ నమూనా లో షన్ట్ ఎలిమెంట్స్ ను విస్మరిస్తాం లోడ్ ప్రవాహ అధ్యయనాల లో కూడా మనం ట్రాన్స్ఫార్మర్ నమూనా లో షన్ట్ ఎలిమెంట్స్ ను విస్మరించడం చూసాం Z బస్ నిర్మాణ అల్గోరిథం కు వెళ్లే ముందు ఈ సమస్య పరిష్కరిద్దాం ఉదాహరణకు ఒక 4 బస్ నమూనా పవర్ సిస్టం పటం 1 లో చూపబడింది బస్ 4 పై త్రీ ఫేజ్ సాలిడ్ solid ఘన ఫాల్ట్ కు షార్ట్ సర్క్యూట్ విశ్లేషణ చేయండి ఫాల్ట్ ఇంపిడెన్స్ 0 అని తీసుకుంటాం సమాచారం కింద ఇచ్చారు G1 11 2 kV 100 MVA xg10 08 p u G211 08 p ట్రాన్స్ఫార్మర్ T111110 kV 100 MVA xT10 u మరియు ట్రాన్స్ఫార్మర్ T211110 kV100MVA xT20

ప్రీఫాల్ట్ ఓల్టేజెస్ 1 u మరియు ప్రీ ఫాల్ట్ కరెంట్స్0 అని తీసుకోండి ఇది పటం 4 వీటిలో r పరిగణించలేదు అన్ని శాఖల రియాక్టన్సెస్ ఇచ్చారు కానీ ఇంపిడెన్స్ ఇచ్చారని చెబుదాం ఫాల్ట్ ఈ పాయింట్ వద్ద జరిగింది సమానమైన రేఖాచిత్రం ను సూచించాలి ఫాల్ట్ లెక్కింపు కు సర్క్యూట్ నమూనా కోసం జనరేటర్ రియాక్టన్స్ xg1 xg2 అని ఇచ్చారు ట్రాన్స్ఫార్మర్ xT1 xT2 అని ఇచ్చారు ఫాల్ట్ సంభవించినప్పుడు జనరేటర్ 1 గ్రౌండ్ అయింది 08 జనరేటర్ మరియు ట్రాన్స్ఫార్మర్ రియాక్టన్సెస్ తీసుకున్నారు మరియు ఫాల్ట్ బస్ 4 వద్ద సంభవించింది ఫాల్ట్ ఇంపిడెన్స్ Zf0 మరియు దీని ద్వారా వెళ్లే కరెంట్ If మరియు ఈ మొత్తం నెట్వర్క్ జనరేటర్ 1 జనరేటర్ 2 ట్రాన్స్ఫార్మర్ అన్ని వాటి యొక్క రియాక్టన్సెస్ మరియు ఓల్టేజ్ కలిపి వాటి సమానమైనవి గా చూపించబడింది ఇది V40 ఈ ఓల్టేజ్ వాస్తవానికి 1∟00 ఇక్కడ చూపించలేదు అది ప్రీ ఫాల్ట్ ఓల్టేజ్ మరియు ఫాల్ట్ ఇంపిడెన్స్ Zf0 ఈ మొత్తం నెట్వర్క్ ను మీరు సరళీకరించాలి దీని వద్ద ఓల్టేజ్ ప్రీ ఫాల్ట్ ఓల్టేజ్ V40 ఫాల్ట్ ఇంపిడెన్స్ తో సిరీస్ లో ఉండాలి మరియు సాలిడ్ ఫాల్ట్ కనుక Zf0 తరువాత మనం థెవినెన్ సమానమైన రేఖాచిత్రం చూద్దాం ఈ రేఖా చిత్రం చూస్తే ఈ రెండూ వాస్తవానికి సిరీస్ లో ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ ఏమీ లేదు కనుక ఈ j0 10 రెండూ సిరీస్ లో ఉన్నాయి కూడితే j0 3 అవుతుంది మరియు j0 2 తో పార్లల్ గా ఉంది ఈ శాఖ మరియు సమానమైన 1 తీసుకుంటే ఇది j0 12 అవుతుంది అప్పుడు బస్ 3 తొలగించబడుతుంది బస్ 2 నుండి 4 j0 1 లైన్ ఇంపిడెన్స్ ద్వారా అనుసంధానించబడింది 1 మరియు ఈ రెండూ కూడితే j0 14 బస్ 2 ఇక్కడ అనుసంధానించబడింది కనుక j0 14 మరియు V401∠0 ఇది చేశాక ఇది డెల్టా మొదట ఈ రెండు జనరేటర్స్ గ్రౌండ్ అయ్యాయి దాని అర్థం ఈ రెండు పార్లల్ గా ఉన్నాయి ఫాల్ట్ సమయంలో ఇక్కడ కరెంట్ I1f మరియు I2f బస్ 4 మరియు డెల్టా కు ఒకటే గ్రౌండ్ తీసుకుంటే 14 పాయింట్ కాబట్టి ఈ రెండూ పార్లల్ గా ఉన్నాయి మార్చండి మరియు డెల్టా ను స్టార్ లోకి మార్చండి డెల్టా నుండి స్టార్ లేక స్టార్ నుండి డెల్టా నేను చెప్పను మీకు తెలుసు ఈ ఓల్టేజ్ V401∠0 కరెంట్ ఫాల్ట్ కు వెళుతోంది ఎందుకంటే ఫాల్ట్ ఇంపిడెన్స్ 0 ఇక్కడ కూడా చూపించలేదు దాని అర్థం మీరు సరళీకరిస్తే డెల్టా నుండి స్టార్ మార్చితే j0 14 ఉంటుంది మరియు ఈ శాఖ j 0 0375 మరియు ఇది j 0 03125ఈ రెండూ సిరీస్ లో ఉన్నాయి మరియు ఈ రెండూ పార్లల్ గా ఉన్నాయి దాని సమానమైన ది చేయండి మరియు దీనిని కూడండి చివరకు మీకు j0 12 లభిస్తుంది దాని అర్థం j 0 14 మరియు j 0 0375 కూడండి రెండూ వాస్తవానికి సమానం పార్లల్ అవుతాయి ఏదైతే వస్తుందో అది సగం ఉంటుందిఇది కూడండి మొత్తం j0 12 వస్తుంది

12 j8 V40 ప్రీ ఫాల్ట్ ఓల్టేజ్ ఇది ఫాల్ట్ కరెంట్ ఇప్పుడు ప్రతి శాఖకు I24 బస్ 4 వద్ద ఫాల్ట్ సంభవించింది 0 ఫాల్టెడ్ బస్ వద్ద బస్ ఓల్టేజ్ 0 అవుతుంది ఇప్పుడు I24V2f V4f j0 100 10 j4 169 p u ఇప్పుడు ఫాల్ట్ కరెంట్ తరువాత I1fI2f j8 1775j0 17750 1775 j4 165 p u 165 p u జనరేటర్ ఓల్టేజ్ Eg1 అని తీసుకుంటే Eg1 0అవుతుంది Eg1 0 V1fj 0 14 I1f I1fI2f j4 165 p u కనుక Eg101∠0 ఇక్కడ పెడితే మీకు V1f0 uలభిస్తుంది అదే విధంగా V2f లెక్కిస్తే 0 u వస్తుంది ఎందుకంటే V2f కు Eg20 V2f j0 14 అవుతుంది I2fI1f j4 165 p తరువాతది V4f ఫాల్ట్ ఓల్టేజ్ 0 బస్ 4 వద్ద ఫాల్ట్ సంభవించింది కాబట్టి V4f0 అంటే I24V2f V4fj0 1 j4 అదే విధంగా I21V2f V1fj0 200 ఈ రేఖ చిత్రం కి వస్తే కిర్చ్చోఫ్స్ kirchoff's మొదటి సూత్రం ఇక్కడ వర్తింప చేస్తే I2fI24I21I23 I23j0 004 p u వస్తుంది తరువాత అదే విధంగా I23V2f V3fj0 10j0 004 అందువలన V3fV2f j0 4169j0 0040 4173 p u అదే విధంగా I13V1f V3fZ130 4169 0 20 j0 002 p u ఇది షార్ట్ సర్క్యూట్ MVA బస్ 4 వద్ద IfMVAbase8 ఫాల్ట్ అధ్యాయం కంటే ముందు ఇది ఒక ఉదాహరణ పెద్ద సిస్టమ్స్ కు షార్ట్ సర్క్యూట్ విశ్లేషణ మరియు Z బస్ అల్గోరిథం చూద్దాం త్రీ ఫేజ్ ఫాల్ట్ గురించి చిన్న విషయాల కంటే సిమ్మెట్రీకల్ భాగాలు అసమతుల్య ఫాల్ట్ మరియు పాజిటివ్ నెగటివ్ జీరో సీక్వెన్స్ రేఖా చిత్రం మరియు వాటి అనుసంధానం ప్రత్యేకంగా జీరో సీక్వెన్స్ నెట్వర్క్ గురించి ఎక్కువ ప్రాముఖ్యత ను ఇస్తాను షార్ట్ సర్క్యూట్ విశ్లేషణ కోసం ఒక n బస్ పవర్ సిస్టం తీసుకోండి బస్ 1బస్ 2 బస్ n ఇది rth బస్ ఇది పవర్ సిస్టం యొక్క రేఖాచిత్రం మరియు ఇవి జనరేటర్ 1 జనరేటర్ 2 మరియు ఇది rth జనరేటర్ మరియు జనరేటర్ n లోడ్ ప్రవాహ అధ్యయనం ఉపయోగించి ప్రీ ఫాల్ట్ బస్ ఓల్టేజ్ మరియు లైన్ కరెంట్స్ కనుగొనడం షార్ట్ సర్క్యూట్ అధ్యయనం లో మొదటి అడుగు ప్రీ ఫాల్ట్ బస్ ఓల్టేజెస్ ను VBUS0V1 0 V20 Vr0 Vn0 అని నిర్వచించవచ్చు ఇప్పుడు బస్ r ఫాల్టెడ్ బస్ Zf ఫాల్ట్ ఇంపిడెన్స్ అని తీసుకోండి పోస్ట్ ఫాల్ట్ బస్ ఓల్టేజ్ వెక్టార్ VBUSfVBUS0V అని ఇవ్వబడింది ఎందుకంటే ఫాల్ట్ ఉన్నప్పుడు ఓల్టేజ్ మారుతుంది కనుక మీరు V సాధించాలి ఇది 2 వ సమీకరణం V వెక్టార్ అనేది ఫాల్ట్ వలన కలిగిన బస్ ఓల్టేజెస్ లో మార్పులు అది VV1 V2 Vn అని ఇవ్వబడింది ఇది 2 సమీకరణం ఈ నెట్వర్క్ యొక్క థెవినెన్ సమానమైనది బస్ r ఫాల్టెడ్ బస్ అనుకుంటే ఇది పటం 3 జనరేటర్స్ తో ఉన్న సిస్టం యొక్క థెవినెన్ నెట్వర్క్ ఈఎంఎఫ్స్ షార్ట్ చేయబడిన ట్రాన్సియెంట్ మరియు సబ్ ట్రాన్సియెంట్ రియాక్టన్సెస్ తో భర్తీ చేయబడినది ఉదాహరణ 1 లో చేసిన విధంగా xg1xg2 xgn మరియు xgr జనరేటర్ సూచిస్తుంది బస్ r వద్ద ఫాల్ట్ సంభవించింది Vr0 ప్రీ ఫాల్ట్ ఓల్టేజ్ మరియు ఫాల్ట్ ఇంపిడెన్స్ Zf Vrf ఈ Zf Vr తో సిరీస్ లో ఉంటుంది మరియు ఫాల్ట్ కరెంట్ If ఇది థెవినెన్ సమానమైన ది ఫాల్ట్ ఎక్కడైతే సంభవిస్తుందో ఆ ఫాల్టెడ్ బస్ వద్ద మీరు ఓల్టేజ్ Vr 0 తీసుకోండి ప్రాథమికంగా ఇక్కడ పొలారిటీ మైనస్ ఎందుకంటే ఫాల్ట్ కరెంట్ కిందకు వెళుతోంది దాని అర్థం అది Zf తో సిరీస్ లో ఉంది జనరేటర్స్ ఈఎంఎఫ్ ఇక్కడ రాదు మరియు కేవలం ఫాల్ట్ బస్ r వద్ద ప్రీ ఫాల్ట్ ఓల్టేజ్ Vr0 ఈ విధంగా థెవినెన్ నెట్వర్క్ ను సూచిస్తారు మరియు బస్ r వద్ద ఇంజెక్ట్డ్ కరెంట్ If ఎందుకంటే ఫాల్ట్ కరెంట్ ఇక్కడకు వెళుతోంది మీకు అర్థం అవ్వడం కోసం పాస్సివ్ థెవినెన్ నెట్వర్క్ ను Zf తో సీరీస్ ఉన్న Vr0 తో ఉద్రేక పరుస్తాము అందువలన VZBUSCf అని రాయచ్చు Cf కరెంట్ ZBUS పాస్సివ్ థెవినెన్ నెట్వర్క్ యొక్క బస్ ఇంపిడెన్స్ మాతృక ZBUSZ11 Z12 Z21 Z22 Z1n Z2n Zn1 Zn2 Znn Y మాతృక విలోమం ZBUS ఇస్తుంది ఇది ZBUS మాతృక మరియు Cf బస్ కరెంట్ ఇంజెక్షన్ వెక్టార్ వాస్తవానికి నెట్వర్క్ If కరెంట్ చేత ఇంజెక్ట్ చేయబడినది rth బస్ వద్ద మాత్రమే దాని అర్థం ఈ సమానమైన నెట్వర్క్ తీసుకుంటే కేవలం ఇది మాత్రమే ఇంజెక్ట్ చేయబడినది మిగిలిన అన్ని కరెంట్స్ 0 Cf బస్ కరెంట్ ఇంజెక్షన్ వెక్టార్ మరియు ఇంజెక్ట్డ్ కరెంట్ If ఎందుకంటే ఫాల్ట్ కరెంట్ కిందకు వెళుతోంది త్రీ ఫేజ్ ఫాల్ట్ టు గ్రౌండ్ అయితే ఈ కరెంట్ దీనికి వెళుతుంది ఇంజెక్ట్డ్ కరెంట్ -If అవుతుంది కేవలం rth బస్ వద్ద అందువలన ఈ సమీకరణం రాస్తే ఈ కరెంట్ వెక్టార్ Cf బదులు C తీసుకున్నాను Cf0 0 Irf If 0 కరెంట్ ఇంజెక్షన్ 0 rth బస్ వద్ద తప్ప Irf If ఇది 4 వ సమీకరణం సమీకరణం 2b మరియు సమీకరణం 4 నుండి మీకు Vr ZrrIf లభిస్తుంది ధన్యవాదాలు మళ్ళీ కలుద్దాం